మాడ్యూల్ 1 యూనిట్ 9 కు స్వాగతం మరియు శుభాకాంక్షలు ఈ యూనిట్ టాక్సానమీ ఆఫ్ లెర్నింగ్కు సంబంధించినది మనం మునుపటి యూనిట్ 8లో ఏడు నాన్ టెక్నికల్ ప్రోగ్రామ్ ల ఫలితాలను చూశాము వారు ప్రొఫెషనల్ కాంపిటెన్సీలను ఉద్దేశించి ప్రసంగించారు మరియు ఈ ఏడు ఫలితాలను సాధించడానికి వీలుగా బోధనా కార్యకలాపాలను రూపకల్పన చేయడం మరియు నిర్వహించడం మొదట వాటి చిత్యం మరియు అధ్యాపకుల సమూహ ప్రయత్నంలో నమ్మకం అవసరం మీరు అలా చేయాలనుకుంటే మీరు ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లను నిర్వహించే విధానాన్ని గమనిస్తే ఈ ఏడు ఫలితాలను నేరుగా చాలా అరుదుగా నిర్వహించరు కొన్ని పరోక్ష పరిష్కారాలను ఒకరు సమర్థించగలరు కానీ PO6 నుండి PO12 వరకు చాలా అరుదుగా నేరుగా పరిష్కరించబడతాయి అవి మనం చేసే అంచనాలో ప్రతిబింబించవు మాడ్యూల్ 1 యూనిట్ 9 ఫలితాలు ప్రధానంగా నేర్చుకునే మూడు డొమైన్లు ఉన్నాయని మరియు మా అనుభవాలన్నింటికీ అన్ని డొమైన్ల నుండి అంశాలు ఉన్నాయని అర్థం అప్పుడు బ్లూమ్ వర్గీకరణ యొక్క నిర్మాణాన్ని వివరించండి మరియు ముఖ్యంగా మనం అభిజ్ఞా స్థాయిలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాము అండర్సన్ బ్లూమ్ వర్గీకరణను గుర్తుంచుకోండి మరియు అర్థం చేసుకోండి ఈ యూనిట్లో మనం పరిష్కరించే మూడు ఫలితాలు ఇవి ఇప్పుడు లెర్నింగ్ అవుట్కమ్స్ గురించి మనం చెప్పినదాన్ని మరోసారి పునరావృతం చేయడానికి ప్రయత్నిస్తాము ప్రోగ్రామ్ కోర్సు లేదా బోధనా యూనిట్ చివరిలో అభ్యాసకులు ఏమి చేయాలని నేర్చుకుంటారు ఇప్పుడు మనం కోర్సుల ఫలితాలను ఎలా వ్రాస్తాము మనం లెర్నింగ్ అవుట్కమ్స్ ను పేర్కొనాలి మరియు ఈ ఫలితాలను సాధించడానికి సూచనలను నిర్వహించాలి కానీ మనం ఫలితాలను ఎలా వర్గీకరిస్తాము లేదా ఈ ఫలితాలను ఎలా వ్రాస్తాము వాటాదారుల మధ్య కమ్యూనికేషన్ కోసం మాకు ఒక రకమైన పద్దతి మరియు కొన్ని పరిభాష అవసరం మరియు మీరు ఫలితాలను వ్రాసేటప్పుడు సాధారణంగా మీరు ప్రత్యేకమైన కోర్సుతో సంబంధం ఉన్న ఇద్దరు లేదా ముగ్గురు ఫ్యాకల్టీ సభ్యుల మధ్య ఉపన్యాసం కావాలి అంటే మీరు ఒకరితో ఒకరు సంభాషించుకుంటున్నప్పుడు మొదట మీరు మాట్లాడటానికి ఒక సాధారణ భాష ఉందని మీరు స్థాపించాలి అంటే మీరు ఉపయోగించే ఏ పదం అయినా అందరికీ సమానం ఎంచుకున్న ఒక వర్గీకరణలో పనిచేయడానికి ఆమోదించడం ద్వారా ఇది సాధించబడుతుంది అభ్యాస ఫలితాలను మాత్రమే కాకుండా అంచనా మరియు బోధనకు కూడా వర్తించే అదే వర్గీకరణను కలిగి ఉండటం కూడా అవసరం అంటే ఒక వర్గీకరణ ద్వారా అందించబడిన చట్రంలో మనం ఫలితాలను రాయడం విద్యార్థుల పనితీరును అంచనా వేయడం మరియు ఫలితాలను సాధించడానికి విద్యార్థులను సులభతరం చేయడానికి బోధన లేదా బోధన వంటి అన్ని కార్యకలాపాలను నిర్వహించగలగాలి మరియు ఫలిత ప్రకటనలు స్టేట్మెంట్ బాగా నిర్వచించిన నిర్మాణాన్ని కలిగి ఉండాలి ఫలిత ప్రకటన యొక్క నిర్మాణం మనం వర్గీకరణతో మనకు పరిచయం అయిన తరువాత దానిని తరువాత యూనిట్లో చర్చిస్తాము ఇప్పుడు ఉపాధ్యాయునిగా ఎక్కువ సమయం మీరు కోర్సు స్థాయిలో ఫలితాలను నేర్చుకోవడంలో ఆందోళన చెందుతున్నారు మీరు పాఠ్యాంశాల రూపకల్పనను చూడాలనుకున్నప్పుడు మనం ప్రోగ్రామ్ ఫలితాలను మరియు ప్రోగ్రామ్ నిర్దిష్ట ఫలితాలను చూస్తాము కానీ కోర్సు స్థాయిలో కూడా కోర్సు ఫలితాల పరంగా నా కోర్సును ఎలా వివరించాలో మా ప్రధాన ఆందోళన ఉంటుంది కానీ ఈ కోర్సు ఫలితాలు ప్రోగ్రామ్ ఫలితాల ఉపసమితిని మరియు ప్రోగ్రామ్ నిర్దిష్ట ఫలితాలను కూడా కలిగి ఉండాలి కాబట్టి ఆ మేరకు కోర్సు ఫలితాలు PO లు మరియు PSO లకు సంబంధించినవి ఇప్పుడు మీరు కోర్సు ఫలితాలను వ్రాసేటప్పుడు మనం బోధన మరియు అంచనా మరియు ఈ మూడింటి మధ్య అమరిక సమస్యతో కూడా ఆందోళన చెందుతున్నాము ఎందుకంటే మీరు కోర్సు ఫలితాన్ని వ్రాస్తే నేను బోధనను సులభంగా ప్లాన్ చేయలేను లేదా నేను సులభంగా అంచనా వేయలేను ఆ రకమైన ఫార్మాట్లో కోర్సు ఫలితాన్ని వ్రాయడంలో అర్థం లేదు ఇప్పుడు సాహిత్యంలో అనేక వర్గీకరణలు ఉన్నాయి వాటిలో చాలా ఇప్పటికీ ఆచరించబడుతున్నాయి వాటిలో కొన్ని బ్లూమ్ సోలో ఫింక్ గాగ్నే మారజానో మరియు కెండల్ మొదలైనవి మరియు ఈ వర్గీకరణలన్నీ అభ్యాస ప్రవర్తనల పరిశీలనలు మరియు మెదడు ఎలా పనిచేస్తాయనే దానిపై పరిమిత అవగాహన ఆధారంగా నేర్చుకోవడంలో పాల్గొనే ప్రక్రియకు ఒక నిర్మాణాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తాయి ఉదాహరణకు మెదడు ఎలా పనిచేస్తుందో మరియు ఎలా ప్రాసెస్ చేస్తుంది లేదా ఎలా నేర్చుకుంటుందో పూర్తిగా అర్థం చేసుకోవడానికి మనం దూరంగా ఉన్నాము అన్నింటిలో మొదటిది మెదడు దృక్పథం నుండి నేర్చుకోవడం అంటే ఏమిటి మరియు ఇది సమాచారాన్ని ఎలా ప్రాసెస్ చేస్తుంది మెదడు లోపల ఏదైనా నిర్మాణం ఉందా మెదడు ఎలా పనిచేస్తుందనే దానిపై మాకు చాలా పరిమితమైన అవగాహన ఉంది మరియు మీరు అనేక వర్గీకరణలను కలిగి ఉండటానికి కారణం అదే ప్రతి వర్గీకరణ దానిని కొద్దిగా భిన్నమైన కోణం నుండి చూస్తుంది ఇక్కడ మా దృష్టి అంతా మనం ప్రస్తుతం వ్యవహరించే రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీపై కేంద్రీకరిస్తాము ఇప్పుడు బ్లూమ్ యొక్క వర్గీకరణపై కొంచెం నేపథ్యం బెంజమిన్ బ్లూమ్ '50 ల ప్రారంభంలో స్పెసిఫికేషన్ల అభివృద్ధిపై పనిచేస్తున్నాడు దీని ద్వారా విద్యా లక్ష్యాలు అతని విద్యా లక్ష్యాలు నేర్చుకోవడం ఫలితమే తప్ప వాటి అభిజ్ఞా సంక్లిష్టత ప్రకారం నిర్వహించబడతాయి మీకు నేర్చుకునే ఫలితాలు ఎక్కడ ఉన్నాయో వారి ప్రధాన ఆందోళన పాఠశాల స్థాయిలో ఉందని ఆయన అన్నారు మీకు ఈ అభ్యాస ఫలితాలు ఉన్నచోట నేను వాటిని ఎలా వర్గీకరించగలను ఉదాహరణకు అన్ని అభ్యాస ఫలితాలు ఒకే వర్గంలోకి వస్తాయా ఉదాహరణకు ఫలితాలలో ఒకటి కొన్ని సిద్ధాంతాన్ని పేర్కొనడం లేదా మరొక ఫలితం విద్యార్థి కొన్ని తరగతి సమస్యలను పరిష్కరించగలగాలి అని సహజంగానే సమస్యను పరిష్కరించడం ఏదో గుర్తుంచుకోవడం అదే స్థాయిలో ఉండదు కాబట్టి ఆ మేరకు నేను ఈ రెండు వేర్వేరు అని వర్గీకరించాలి మరియు అతను కలిగి ఉన్నది మొదట అతను విద్యా మనస్తత్వవేత్తగా మూడు అంశాలు ఉన్నాయి అవి అభిజ్ఞా పరిమాణం లేదా అభిజ్ఞా డొమైన్ ఉంది ప్రభావిత డొమైన్ లేదా సైకోమోటర్ డొమైన్ ఉంది 1950 లలో మనస్తత్వశాస్త్రం లేదా సాంఘిక మనస్తత్వశాస్త్రం వంటి విభాగాలచే ఆ సమయంలో మూడు డొమైన్లుగా అంగీకరించబడిన మూడు మానసిక డొమైన్లు ఇవి కాబట్టి మొదట మీరు చెప్పిన ఏ పని అయినా మూడు మానసిక డొమైన్లలో ఒకదానికి అనుకూలంగా ఉంటుంది అంటే ఆధిపత్యంగా ఏదైనా అనుభవం అభిజ్ఞా ఆధిపత్య అభిజ్ఞా ఆధిపత్య లేదా సైకోమోటర్ కానీ ఈ మూడు డొమైన్ల యొక్క అన్ని అంశాలు ఏదైనా అభ్యాస అనుభవంలో ఉంటాయి మరియు కాగ్నిటివ్ డొమైన్ మీ ప్రాసెసింగ్ సమాచారానికి మనం సూచన సూచనలు అని పిలిచే లేదా మీరు పిలిచేదాన్ని అర్ధవంతమైన రీతిలో సమాచారాన్ని ప్రాసెస్ చేయగల మరియు ఉపయోగించుకునే వ్యక్తి యొక్క సామర్థ్యంతో వ్యవహరిస్తుంది దీనికి వదులుగా ఉన్న పదం కాని కాగ్నిటివ్ డొమైన్ వ్యవహరిస్తుంది ప్రాసెసింగ్ సమాచారం అభ్యాస ప్రక్రియ ఫలితంగా లేదా ప్రభావితం చేసే వైఖరులు మరియు భావాలకు ప్రభావిత డొమైన్ సంబంధించినది మనం ఏదైనా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడల్లా మనందరికీ తెలుసు దానితో స్వయంచాలకంగా సంబంధం ఉన్న భావాలు ఎల్లప్పుడూ ఉంటాయి మనకు లభించే భావాలు మన మునుపటి నేపథ్యం మీద ఆధారపడి ఉంటాయి మరియు మనం ఒక నిర్దిష్ట అభ్యాస అనుభవంతో సానుకూలంగా లేదా ప్రతికూలంగా సంబంధం కలిగి ఉంటాము కాబట్టి ప్రభావిత డొమైన్ ఎల్లప్పుడూ ఏదైనా అభ్యాస అనుభవంతో ముడిపడి ఉంటుంది సైకోమోటర్ డొమైన్ మానిప్యులేటివ్ లేదా శారీరక నైపుణ్యాలతో ఉంటుంది కొన్ని కార్యకలాపాలకు కొన్ని శారీరక నైపుణ్యాలు అవసరం మరియు కొన్ని విషయాలలో మీరు థియేటర్ లేదా పెయింటింగ్ సంగీతం తీసుకుంటే వారి శారీరక నైపుణ్యాలు నిజంగా ప్రబలంగా ఉన్నాయి మీరు శారీరక నైపుణ్యాన్ని నేర్చుకోవాలి ఆ కార్యకలాపాలను నిర్వహించడానికి శారీరక నైపుణ్యాలను సంపాదించాలి కాబట్టి బ్లూమ్ వర్గీకరణ మొదట మొదలైంది వాస్తవానికి వర్గీకరణను 1956 లో ప్రతిపాదించారు మరియు '56 నుండి ఎందుకంటే ఇంత పెద్ద విద్యావేత్త విద్యా మనస్తత్వవేత్త న్యూరో సైంటిస్ట్ వారు అసలు బ్లూమ్ యొక్క వర్గీకరణను విపరీతమైన విమర్శలకు గురి చేశారని వారు ఆందోళన చెందుతున్నారు ప్రజలు కొన్ని విషయాల గురించి కొంత రిజర్వేషన్లు కనుగొన్నారు మరియు 2000 సంవత్సరం 2000 లో వారు కూర్చుని అనుభవాల అభిప్రాయాన్ని చూసారు మరియు ఏదైనా మార్పులు చేయాల్సిన అవసరం ఉందో లేదో చూడటానికి ప్రయత్నించారు కాబట్టి వారు బ్లూమ్ యొక్క వర్గీకరణను మొదట లేబుల్ ద్వారా కొద్దిగా సవరించారు మరియు ఉదాహరణకు అభిజ్ఞా స్థాయిలను కొద్దిగా క్రమాన్ని మార్చారు కాగ్నిటివ్ డొమైన్ గురించి మాట్లాడేటప్పుడు వారు కూడా ప్రతిపాదించారు అభిజ్ఞా అభ్యాసానికి రెండు కొలతలు ఉన్నాయని వారు గుర్తించారు ఒకటి అభిజ్ఞా ప్రక్రియ రెండవది జ్ఞానం మీరు కొన్ని జ్ఞాన అంశాలపై కొంత అభిజ్ఞాత్మక కార్యాచరణను చేస్తున్నారు వారు గుర్తించినది మరియు వారు అభిజ్ఞా డొమైన్ను రెండు డైమెన్షనల్ ఒకటిగా మార్చారు అవి అభిజ్ఞా స్థాయి మరియు జ్ఞాన వర్గాలు ఇప్పుడు నేర్చుకునే డొమైన్లను ఈ విధంగా సంగ్రహించవచ్చు కాగ్నిటివ్ కాగ్నిటివ్ ప్రాసెస్ మరియు నాలెడ్జ్ అనే రెండు కోణాలను కలిగి ఉంది మీకు ఎఫెక్టివ్ డొమైన్ ఉంది ఇది ఎమోషన్లకు సంబంధించినది ఇది మూడవది సైకోమోటర్ మరియు మూడు కొలతలు అన్ని ఉద్దేశించిన అభ్యాస అనుభవాలు మరియు కార్యకలాపాలలో వివిధ స్థాయిలలో పాల్గొంటాయి ఒకటి పూర్తిగా లేదని మీరు చెప్పడానికి మార్గం లేదు ఒకరు దీన్ని పూర్తి చేయాలనుకుంటే అతను ఆధ్యాత్మిక డొమైన్ను కూడా జోడించగలరు కానీ మా మాడ్యూల్లో మనం ఆధ్యాత్మిక డొమైన్తో వ్యవహరించడం లేదు పరిపూర్ణత కోసం మనం ఆధ్యాత్మికం అని పిలువబడే ఈ కోణాన్ని జోడించవచ్చు ఇప్పుడు మనం చెప్పినట్లుగా అసలు వర్గీకరణ బ్లూమ్ టాక్సానమీ బ్లూమ్ వాస్తవానికి అతను ఒక కమిటీకి ఛైర్మన్ కానీ గత 60 70 సంవత్సరాలుగా ఇది బ్లూమ్ టాక్సానమీ అని పేరుతో పిలవబడుతుంది 1956 లో ఇది ప్రచురించబడిన హ్యాండ్బుక్ అని ప్రసిద్ది చెందింది మరియు తరువాత ఈ బ్లూమ్ టాక్సానమీ యొక్క ప్రధాన పునర్విమర్శ 2001 లో కనిపించింది దీనిని అండర్సన్ క్రాత్వోల్ మరియు అనేక ఇతర రచయితలు సమర్పించారు పుస్తకం యొక్క శీర్షిక నేర్చుకోవడం బోధించడం మరియు అంచనా వేయడానికి ఒక టాక్సానమీ మీరు సవరించిన లేదా అండర్సన్ బ్లూమ్ యొక్క వర్గీకరణలో పనిచేస్తుంటే ఈ పుస్తకాన్ని కలిగి ఉండటానికి లేదా యాక్సెస్ చేయడానికి ఇది చాలా ముఖ్యమైన పుస్తకం అని నేను చాలా ముఖ్యమైన పుస్తకంగా భావిస్తున్నాను మరియు ఈ సవరించిన వర్గీకరణను ఇప్పుడు అండర్సన్ బ్లూమ్ టాక్సానమీగా సూచిస్తారు ఇప్పుడు అనుభవాలు నిజంగా కలిసిపోయాయని మనం చూడవచ్చు అవి నిజంగా వివిక్త అనుభవం కాదు మీరు ఈ రెండు చిత్రాలను చూస్తే మీకు ఇందులో ప్రతిదీ ఉంది అభిజ్ఞా ఉంది స్పష్టంగా అసాధారణమైన ప్రభావం ఉంది ఆ భావోద్వేగం పాల్గొంటుంది మరియు ఖచ్చితంగా మీకు శారీరక నైపుణ్యాలు ఉంటాయి కాబట్టి ఇవి నిజంగా సమగ్ర అనుభవాలను సూచిస్తాయని చెప్పవచ్చు అలాంటి నృత్యం లేదా ప్రదర్శన కళాకారుడు ఈ సమగ్ర అనుభవాలను కలిగి ఉంటారు మరియు అభిజ్ఞాత్మకంగా ప్రబలంగా చూడవచ్చు అంటే మీరు ఏదో ఒకవిధంగా మిగతా రెండింటిపై తక్కువ మరియు తక్కువ శ్రద్ధ చూపుతారు కానీ మీరు ఇవి ఒక రకమైన అభిజ్ఞా అనుభవాలను సూచిస్తాయి మీరు దీనిని ఆధిపత్యంగా కూడా పరిగణించవచ్చు ఈ చిత్రాల ద్వారా మీరు చూడగలిగే ప్రధాన విషయం ఏమిటంటే ఒకరికొకరు భావోద్వేగం మరియు ఆప్యాయతలను వ్యక్తపరచడం మరియు ప్రదర్శించడం ఆపై ఇది ప్రధానంగా సైకోమోటర్ ఇక్కడ మీకు చాలా ఉన్నత స్థాయి నైపుణ్యాలు అవసరం మీరు చెప్పగలరు దీనికి అభిజ్ఞా కోణం లేదని మీరు చెప్పలేరు అభిజ్ఞాత్మక నిర్ణయం ఏ సమయంలో చేయాలో ఖచ్చితంగా ఉంది కానీ మీకు తీవ్రమైన సైకోమోటర్ నైపుణ్యాలు అవసరమయ్యే ఈ కార్యకలాపాలలో దేనినైనా చేయడమే ఆధిపత్యం కొన్నిసార్లు మీరు ఇచ్చిన అనుభవంలో మీరు పరిమిత కాలంలో వివిధ అనుభవాల ద్వారా వెళతారు ఉదాహరణకు 90 నిమిషాల పరీక్షలో మీకు మొదటి 85 నిమిషాలు మీరు ఎక్కువగా అభిజ్ఞాత్మకంగా ఉంటారు కానీ చివరి 5 నిమిషాలు చాలా ఉద్వేగభరితంగా ఉంటాయి మరియు మీరు ఇంతకు ముందు చేస్తున్న దానితో మీరు సంతోషంగా లేకుంటే కొంచెం ప్రభావితమైన డొమైన్లోకి వెళ్ళవచ్చు సరే కాబట్టి మీరు డొమైన్లలో కూడా మార్పు చేయవచ్చు ఇప్పుడు ఆండర్సన్ బ్లూమ్ ప్రతిపాదించిన జ్ఞాన ప్రక్రియలు గుర్తుంచుకోండి అర్థం చేసుకోండి వర్తించండి విశ్లేషించండిఅనలైజ్ మూల్యాంకనం చేయండిఎవాల్యుయేట్ మరియు సృష్టించండి ఇవి ఆచరణాత్మకంగా మీరు చూడగలిగినట్లుగా మీరు క్రియ క్రియలు చెప్పగలరు వారు చర్య యొక్క ప్రతినిధి ఎందుకంటే ఫలితం మనకు అవసరం ఎందుకంటే ఫలితం ఇలా పేర్కొనబడింది ఫలితం విద్యార్థి ఏమి చేయగలగాలి ఇక్కడ అతను ఏమి చేస్తున్నాడు మీరు గుర్తుంచుకుంటున్నారు అర్థం చేసుకోవడం వర్తింపజేయడం విశ్లేషించడం మూల్యాంకనం చేయడంఎవాల్యుయేట్ మరియు సృష్టించడం మీరు చేస్తున్నది ఇదే కాబట్టి ఇవి నిజంగా చర్య క్రియలను సూచిస్తాయి మరియు కొన్ని రకాల సోపానక్రమం ఉందని కూడా అంగీకరించబడింది అర్ధంలో సోపానక్రమం అర్థం చేసుకునే కార్యాచరణ గుర్తుంచుకోవడాన్ని కలిగి ఉంటుంది గుర్తుంచుకోవడాన్ని కలిగి ఉంటుంది వర్తించే కార్యాచరణ రెండింటినీ అర్థం చేసుకోవడం మరియు గుర్తుంచుకోవడం కలిగి ఉంటుంది అదేవిధంగా విశ్లేషించడం వర్తింపజేయడం అర్థం చేసుకోవడం మరియు గుర్తుంచుకోవడం మరియు అత్యధికంగా సృష్టించడంక్రియేట్ మిగతా 5 కార్యకలాపాలను కలిగి ఉంటుంది కాబట్టి ఒక రకమైన సోపానక్రమం ఉంది సోపానక్రమం అంటే ఎక్కువ కష్టం స్థాయిలు కాదు మనం తరువాత దశలో దీనిని చర్చిస్తాము ఏదో ఒకవిధంగా సాహిత్యంలో ఉన్నత స్థాయి కార్యాచరణ స్వయంచాలకంగా మరింత కష్టతరమైనదిగా పరిగణించబడుతుంది ఇది నిజం కాదు సరే మీరు చెప్పగలిగే అత్యల్ప స్థాయి కార్యాచరణను చూద్దాము గుర్తుంచుకోండి రిమెంబర్ గుర్తుంచుకోవడం దీర్ఘకాలిక జ్ఞాపకశక్తి నుండి సంబంధిత జ్ఞానాన్ని తిరిగి పొందడం అంటే మీరు ఏదో గుర్తుపెట్టుకున్నారు లేదా మీరు జ్ఞాపకశక్తిలో ఏదో ఉంచారు మరియు మీకు కావలసినప్పుడు మీరు దానిని గుర్తుకు తెచ్చుకోవాలి ఎందుకంటే మీరు ప్రతిసారీ 2 2 4 అని చెప్పినప్పుడు గణిత సమస్య పరిష్కారం కాకుండా సమాధానం దీర్ఘకాలిక జ్ఞాపకశక్తి నుండి రావాలి 2 2 అంటే ఏమిటి గుణకారం అంటే ఏమిటి 2 అంటే ఏమిటి మనం ఆ తర్కం ద్వారా వెళ్ళడం లేదు కాబట్టి ఎవరైనా పనిచేయడానికి ఏమి జరుగుతుంది ప్రయత్నంలో ఏ ప్రాంతంలోనైనా మీరు చాలా సమాచారాన్ని నిల్వ చేయాలి మరియు మీరు వెంటనే తిరిగి పొందగలుగుతారు సంబంధిత జ్ఞానం వాస్తవంగా ఉండవచ్చు ఎవరైనా నీటి సాంద్రత గురించి అడిగితే మీరు వెళ్లి హ్యాండ్బుక్ను సంప్రదించడం ఇష్టం లేదు అది వాస్తవిక సమాచారం మరియు ద్రవ్యరాశి అంటే ఏమిటో సంభావిత సమాచారం సంభావిత జ్ఞానం ఉండాలి నేను వెళ్లి సంప్రదింపులు కొనసాగించను నేను ఆ రకమైన భావనను తెలుసుకోవాలి అప్పుడు విధానపరమైన జ్ఞానం మీరు ఎలా లెక్కిస్తారు మీరు ఎలా గుణించాలి ఎలా జోడించాలి ఇవి విధానపరమైన జ్ఞానం గుర్తుంచుకోవడానికిరిమెంబర్ సంబంధించినది మరియు ఇది వీటిలో ఏదైనా కలయిక కావచ్చు కాబట్టి అర్ధవంతమైన అభ్యాసం మరియు సమస్య పరిష్కారానికి జ్ఞానాన్ని గుర్తుంచుకోవడం చాలా అవసరం మరియు మీరు చాలా సమాచారాన్ని లోడ్ చేస్తూనే ఉండాలి కానీ అది అక్కడితో ఆగదు కాబట్టి ఇది అత్యల్ప స్థాయి కార్యాచరణ మరియు మనం చాలా విషయాలు గుర్తుంచుకోవాలి ఇప్పుడు గుర్తుంచుకోవడాన్ని సూచించే క్రియను నేను ఎలా అనుబంధించగలను కాబట్టి మనం గుర్తుంచుకునే రకాన్ని సూచించడానికి గుర్తించడానికి గుర్తుకు తెచ్చుకోవడానికి జాబితా చేయడానికి చెప్పడానికి గుర్తించడానికి వ్రాయడానికి కనుగొనడానికి ప్రస్తావించడానికి స్టేట్ డ్రా లేబుల్ చేయండి నిర్వచించండి పేర్కొనండి వివరించండి లేదా ఒక సిద్ధాంతాన్ని నిరూపించడానికి చర్య క్రియలను ఉపయోగిస్తాము ఇవి మీరు ఉపయోగించగల కొన్ని క్రియ క్రియలు మీ అనుభవం ఆధారంగా మరికొన్ని జోడించాలనుకోవచ్చు కానీ ప్రధాన విషయం ఏమిటంటే మీరు జ్ఞాపకశక్తిలో ఏదో నిల్వ చేసారు మరియు మీరు దీర్ఘకాలిక జ్ఞాపకశక్తి నుండి మీ ప్రస్తుత చేతన స్థితికి తీసుకురావడంలో ఒక కార్యాచరణను చేయవలసి ఉంటుంది కనుక ఇది గుర్తుంచుకోవడంలో పాల్గొనే కార్యాచరణ ఇప్పుడు మనం కొన్ని నమూనా కార్యకలాపాలు రూపంలో పేర్కొంటాము మీరు అంచనాలో మీరు అడగగలిగే సమస్య ప్రకటనను చెప్పండి ట్రాన్స్ఫార్మర్ యొక్క గరిష్ట సామర్థ్యం కోసం పరిస్థితిని పేర్కొనండి మరియు నిరూపించండి సరే ఒకటి పేర్కొనండి మరియు రెండవది రుజువు చేయండి గరిష్ట సామర్థ్యాన్ని లెక్కించే పద్ధతి ఉందని గరిష్ట సామర్థ్యం కోసం షరతుని రుజువు చేయడం ప్రదర్శించబడుతుంది మరియు మీరు దానిని నిరూపించాలి ప్రూఫ్ ఇప్పటికే విద్యార్థికి ఇవ్వబడింది మరియు ఇక్కడ మీరు లెక్కించడం లేదు దయచేసి అది గుర్తుంచుకోండి మీరు సామర్థ్యాన్ని లెక్కించడం లేదు మీరు గరిష్ట సామర్థ్యం కోసం షరతు ని మాత్రమే రుజువు చేస్తున్నారు రెండూ మీకు ముందు ప్రదర్శించబడతాయి మీరు వాటిని గుర్తుకు తెచ్చుకోని వ్రాయాలి కాబట్టి ఈ ఉదాహరణలన్నీ ఒకేలా ఉంటాయి విద్యుత్ వ్యవస్థలో ఆటోమేటిక్ జనరేషన్ నియంత్రణ యొక్క ప్రాముఖ్యత ఏమిటి ప్రాముఖ్యత ఏమిటి అదే మీరు తరువాత చూస్తాము మీరు ప్రాముఖ్యతను మాత్రమే చెబుతున్నారు ఇది మీకు ముందు ప్రదర్శించబడింది మీరు గుర్తుంచుకుంటున్నారు సౌకర్యవంతమైన పేవ్మెంట్ వైఫల్యం మరియు పరిష్కార చర్యలను వివరించండి తక్కువ ఖర్చు కోల్పోయిన శక్తి బహిరంగ వ్యవస్థలో ద్రవ ప్రవాహంలో ఎంట్రోపీ జనరేషన్ రేటుకు అనులోమానుపాతంలో ఉందని నిరూపించండి ఇది చాలా క్లిష్టంగా మరియు లోతుగా అనిపించవచ్చు కానీ మీరు చేస్తున్నది కోల్పోయిన శక్తి ఎంట్రోపీకి అనులోమానుపాతంలో ఉందని రుజువు చేస్తున్నారు కాంక్రీట్ నిర్మాణాల రూపకల్పనకు సంబంధించి పని ఒత్తిడి పద్ధతి యొక్క ఊహలను పేర్కొనండి మరియు పద్ధతిని పరిమితం చేయండి మీరు ఊహలను చెబుతున్నారు ఆదర్శ పరీక్ష పరిస్థితులు మరియు ప్రయోగశాల పరీక్ష పరిస్థితులలో కుదింపులో కాంక్రీటు కోసం స్ట్రెస్ స్ట్రైన్ వక్రతలను గీయండి ఇది మీరు గీయడం కూడా ఇది ఇప్పటికే మీకు చూపబడింది మీరు వక్రతలను పునరుత్పత్తి చేస్తున్నారు కాబట్టి ఇవి గుర్తుంచుకోవడానికి నమూనా కార్యకలాపాలు మీరు ఈ STEMS ని ఉపయోగించడం ద్వారా మరిన్ని ప్రశ్నలను కూడా ఉత్పత్తి చేయవచ్చు తర్వాత ఏమి జరిగింది మరియు మీరు ఖాళీని పూరించవచ్చు మళ్ళీ ఎవరు ఏదో చెప్పారు మీరు పేర్కొనగలరా లేదా ఏమి జరిగిందో వివరించండి ఎవరితో మాట్లాడారు దీని అర్థం ఏమిటి వాట్ ఈస్ కాబట్టి మీరు వ్యవహరించే ఒక నిర్దిష్ట యూనిట్ మీరు వ్యవహరిస్తున్న లెర్నింగ్ యూనిట్ కోసం ఏదైనా అసెస్మెంట్ ఐటమ్లను వ్రాయాలనుకున్నప్పుడు ఇవి ఉంటాయి మీ అసెస్మెంట్ ఐటమ్లను వ్రాయడానికి మీరు వీటిని ప్రారంభ బిందువుగా పిలుస్తారు ఇప్పుడు గుర్తుంచుకోవడం కంటే కొంచెం స్పష్టంగా చాలా క్లిష్టమైన ప్రధాన మరొకదానిని చూద్దాము అర్థం చేసుకోండిఅండర్స్టాండ్ ఇప్పుడు మీరు పాత వర్గీకరణ లేదా బ్లూమ్ యొక్క వర్గీకరణ చూసినప్పుడు కూడా ఉంది మొదటి వర్గీకరణ అర్థం చేసుకోండి ఒక పదానికి దాదాపు అవమానకరమైన అర్ధం ఉంది కాబట్టి అసలు బ్లూమ్ యొక్క వర్గీకరణతో పనిచేసే వ్యక్తులు వారికి ఈ పదం నచ్చదు వారు ఉపయోగించే పదం "కాంఫ్రెహెండ్ " కానీ ప్రపంచం నలుమూలల నుండి చాలా ఫీడ్బ్యాక్ వచ్చిన తరువాత వారు సమూహం అర్థం చేసుకోవడం అనే పదానికి తిరిగి రావాలని నిర్ణయించుకుంది అవగాహన అనేది బోధనా సందేశాల నుండి అర్థాన్ని నిర్మిస్తుంది బోధనా సందేశాలు ఎవరో మాట్లాడే మాటలతో ఉండవచ్చు లేదా ఇది సమీకరణాల పరంగా చిత్ర లేదా గ్రాఫిక్ లేదా సింబాలిక్ కావచ్చు ఉపన్యాసాల సమయంలో ప్రదర్శనలు క్షేత్ర పర్యటనలు ప్రదర్శనలు లేదా అనుకరణలు పుస్తకాలలో లేదా కంప్యూటర్ మానిటర్లో సూచనల సందేశాలు అందుతాయి కాబట్టి సూచనల సందేశాలు ఈ మూలాల నుండి రావచ్చు నేను ఈ సందేశాల నుండి అర్థాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది ఉదాహరణకు ప్రస్తుతం మీరు శబ్దమైన ఏదో వింటున్నారు మరియు బహుశా మీరు మానిటర్ లేదా సెల్ఫోన్లో చూస్తున్నారు మరియు మీరు ఆ సూచన సందేశాల నుండి అర్థాన్ని నిర్మించాలి అది అర్థం చేసుకోవడం ఇప్పుడు అవగాహన చాలా పెద్ద సంఖ్యలో ఉప ప్రక్రియలను కలిగి ఉంది కాబట్టి ఇక్కడ ఏడు జాబితా చేయబడినాయి దీని ద్వారా త్వరగా చూద్దాము అర్థం చేసుకోండి ఇంటర్ప్రెట్ వ్యాఖ్యానం అంటే మీ స్వంత పదాలకు అనువదించడం లేదా పారాఫ్రేజింగ్ లేదా ప్రాతినిధ్యం వహించడం లేదా స్పష్టం చేయడం ఉదాహరణకు మీకు ఏదైనా సమర్పించబడితే దానిలో ఏమి చెప్పబడుతుందో స్పష్టం చేసే ప్రశ్న అడగవచ్చు లేదా మీ భాషలో లేదా పారాఫ్రేస్లో మీ స్వంత మాటలలోకి అనువదించవచ్చు ఇవి వ్యాఖ్యానం అంతకుముందు మనం ప్రయత్నిస్తున్నది మీకు అందించిన దాని నుండి సందేశాన్ని రూపొందించడం ఇప్పుడు తదుపరిది ఉదాహరణ అంటే మీకు ఏదో సమర్పించబడింది మీరు వివరించండి కొన్ని సిద్ధాంతం మీకు ప్రదర్శించబడుతుంది మీరు ఒక ఉదాహరణ దృష్టాంతాన్ని ఇవ్వండి లేదా దాని నుండి ఏదైనా తక్షణం ఇవ్వండి ఒక ఉదాహరణ ఇవ్వండి సరేనా ఉదాహరణ ఒక ఉదాహరణ ఇవ్వడం తప్ప మరొకటి కాదు వర్గీకరించండి వర్గీకరణ అంటే ఒకదానిని మరొకదానికి వర్గీకరించడం లేదా ఉపశమనం చేయడం మీరు ఎలా వర్గీకరిస్తారు సంగ్రహించండి సారాంశం సాధారణీకరణ లేదా వియుక్త వంటిది ఏదో విస్తృతంగా ఉండవచ్చు లేదా సంక్లిష్టంగా మీకు అందించబడుతుంది మీరు మాటల వర్ణనను గణిత రూపంగా చెప్పండి అది నైరూప్య రూపం ఇది సంగ్రహణ యొక్క ఒక మార్గం అప్పుడు మీరు ఏదో ఊహించుకుంటున్నారు మీరు ప్రదర్శించిన వాటిలో మీరు ఒక నమూనాను కనుగొంటారు మీరు సమర్పించిన లేదా సంబంధిత అంశాలను ఒక నిర్దిష్ట మార్గంలో లేదా మీరు పోల్చుతున్నారని మీరు ఊహించుకుంటున్నారు కాంట్రాస్ట్ మ్యాచ్ మరియు మ్యాప్ మీరు రెండు వేర్వేరు జ్ఞాన అంశాలను పోల్చి చూస్తున్నారు ఆపై ప్రయోజనం మాత్రమే పోల్చబడుతుంది A మరియు B యొక్క ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు ఏమిటి లేదా A కి B కి భిన్నంగా ఉంటుంది కాబట్టి మీరు అడిగే ప్రశ్నల రకం ఇది మరియు కొన్నిసార్లు మీరు వివరించండి ఉదాహరణకు మా పరీక్షలు మరియు పరీక్షలలో ఇలాంటి చాలా ప్రశ్నలను మనం చూస్తాము ఒక నమూనాను నిర్మించండి ఇది శబ్ద నమూనా లేదా గణిత నమూనా కావచ్చు ఏ విధంగానైనా మీరు ఏదో వివరిస్తున్నారు కాబట్టి ఇవి మనం పాల్గొన్న ఏడు ఉప ప్రక్రియలు మీరు చూస్తే కొన్ని నమూనా కార్యకలాపాలు ఒక ధ్రువానికి DC మెషిన్ ఫ్లక్స్ DC మెషిన్ ఫ్లక్స్ లో లోడ్ పెరుగుదలతో ఫ్లక్స్ ఎందుకు తగ్గుతుందో వివరించండి మెమరీ మ్యాప్ చేసిన I O మరియు పరిధీయ మ్యాప్డ్ I O పద్ధతులను పోల్చండి వర్చువల్ బేస్ క్లాస్ వాడకాన్ని వివరించండి మరియు మీ స్వంత మాటలలో వ్రాయడం వంటి ప్రశ్నలను నమూనా ప్రశ్నలు ఇది మీరు ఉపయోగించగల ఒక STEM మరియు మీ విషయానికి సంబంధించి మీరు ఆ రకమైన అనేక ప్రశ్నలను సృష్టించగలరని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను సంక్షిప్త రూపురేఖలు రాయండి తర్వాత ఏమి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు మీరు ఏమనుకుంటున్నారు ప్రధాన ఆలోచన ఏమిటి ముఖ్య పాత్ర ఎవరు ఇచ్చిన నాటకంలో లేదా సాహిత్య భాగంలో చెప్పండి వీటి మధ్య తేడాను గుర్తించండి వాటి మధ్య ఏ తేడాలు ఉన్నాయి మీ ఉద్దేశ్యానికి ఉదాహరణ ఇవ్వండి కాబట్టి ఇవి మీ అంచనాలో అవగాహనను సూచించే ప్రశ్నలను వ్రాయడానికి మీరు ఉపయోగించే కొన్ని STEMS ఇప్పుడు వీటిని మీరు అసైన్మెంట్లుగా చేయాలని మేము ఆశిస్తున్నాము మీరు బోధించిన లేదా నేర్చుకున్న కోర్సు నుండి కార్యకలాపాల యొక్క రెండు ఉదాహరణలు ఇవ్వండి అవి గుర్తుంచుకోండి మరియు అర్థం చేసుకోండి మీరు రెండు ఉదాహరణలు ఇవ్వాలి కానీ వారు నిజంగా ఆ రెండు వర్గాలకు చెందినవి అయి ఉండాలి ఇప్పుడు అండర్సన్ బ్లూమ్ వర్గీకరణ ప్రత్యేకమైనది కాదని మరియు ఇతర వర్గీకరణలను కూడా కొంతమంది అనుసరిస్తున్నారని చెప్పడానికి ఒక అభ్యాసం కానీ ఆండర్సన్ బ్లూమ్ వర్గీకరణను మీ ఎంపిక ఎంపిక యొక్క మరొక వర్గీకరణతో పోల్చండి అవి ఏ మేరకు కామన్గా ఉంటాయి లేదా అవి ఏ మేరకు భిన్నంగా ఉంటాయి మరియు అవి ఎందుకు విభిన్నంగా ఉంటాయి మరియు దీని తరువాత మనం యూనిట్ 10 లోకి వెళ్తాము ప్రధానంగా యూనిట్ 10 అభిజ్ఞా మిగిలిన నాలుగు అభిజ్ఞా స్థాయిలను అర్థం చేసుకోవడంపై దృష్టి పెడుతుంది అండర్సన్ బ్లూమ్ వర్గీకరణ వర్తించుఅప్లై విశ్లేషించండిఅనలైజ్ మూల్యాంకనం చేయండిఏవాల్యుయెట్ మరియు సృష్టించండిక్రియేట్ అదే దీని లక్ష్యం మీరు శ్రద్ధగా విన్నందుకు చాలా ధన్యవాదాలు